ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలసిస్ అండ్ డిజైన్ కోర్సు యొక్క రెండవ మాడ్యుల్ కి స్వాగతం మొదటి మాడ్యుల్లో OOAD ఆవశ్యకత గురించి నేపథ్యాన్ని ఏర్పరచుకున్నాము సాఫ్ట్వేర్ అభివృద్ధి ఇంకా ప్రారంభ దశలో ఉందని మరియు ప్రాజెక్టుల విజయాన్ని ధృవీకరించడానికి మరియు సరైన నిర్మాణం ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం అనుకున్నబడ్జెట్ లోపల డెలివరీ వంటి హామీలను ఇవ్వగలిగే సరైన ఇంజనీరింగ్ రంగం యొక్క స్థితిని సాధించడానికి చాలా దూరం ఉందని మనము చూశాము ఈ మాడ్యూల్లో సాఫ్ట్వేర్ సంక్లిష్టత ఏమిటో పరిశీలిస్తాము సాఫ్ట్వేర్ ఎందుకు సంక్లిష్టంగా ఉందో మనం పరిశీలించి కొంచెం ఎక్కువ విశ్లేషించడానికి సాఫ్ట్వేర్ యొక్క సంక్లిష్టత యొక్క అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము ఇది అవుట్ లైన్ మరియు నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా మీరు ఎడమ బార్లో ఈ అవుట్ లైన్ ను చూడగలుగుతారు కాబట్టి మనము సాఫ్ట్వేర్ యొక్క సంక్లిష్టతను పరిశీలించడానికి ముందు మొదట మీరు దేనిని సాఫ్ట్వేర్గా సూచిస్తారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం నా ఉద్దేశ్యం ఇది పరిభాషను మరియు అవగాహనను స్పష్టం చేస్తుంది కాబట్టి మనకు తెలిసినట్టుగా సరళీకరించి చెప్పాలంటే సాఫ్ట్వేర్గా మీరు చెప్పేది చివరకు ఇన్పుట్లను తీసుకొని అవుట్పుట్ను ఉత్పత్తి చేసే ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు ఇది సాఫ్ట్వేర్ యొక్క చాలా సరళమైన మరియు సూటిగా చూసే వీక్షణ కానీ సాఫ్ట్వేర్ దాని కంటే చాలా క్లిష్టంగా ఉంటుందని మనందరికీ తెలుసు ఇక్కడ మనము చూసే ఈ కోర్సు యొక్క ఉద్దేశం కోసం మనము ప్రపంచంలోని సాఫ్ట్వేర్ను 2 బకెట్లుగా విభజిస్తాము ఒకటి పర్సనల్ personal వ్యక్తిగత లేదా పరిమిత వినియోగ సాఫ్ట్వేర్ అని మరొకటి ఇండస్ట్రియల్ స్ట్రెంత్ సాఫ్ట్వేర్ కాబట్టి దీని అర్థం ఏమిటో త్వరగా వివరించనివ్వండి పర్సనల్ లేదా పరిమిత వినియోగ సాఫ్ట్వేర్ పరిమితమైన ప్రవర్తనను కలిగి ఉంటుంది ఇది అంత క్లిష్టంగా ఉండదు మరియు ముఖ్యంగా ఇది ఒకే వ్యక్తి చేత లేదా చాలా చిన్న సమూహం చేత పేర్కొనబడిస్పెసిఫైడ్ నిర్మించబడి నిర్వహించబడుతుంది మెయింటెయిన్ మరియు ఉపయోగించబడుతుంది యూస్డ్ ఉదాహరణకు నేను 10 15 సంవత్సరాల క్రితం ఒక ప్రాజెక్ట్లో పనిచేస్తున్నప్పుడు మేము ఒక ముగ్గురం ఒక సమస్యను ఎదుర్కొన్నాము ఆ రోజుల్లో ఫ్లాపీ డ్రైవ్లు ఉండేవి అవి చాలా చిన్నవిగా ఉండేవి కాబట్టి మేము ఒక పెద్ద ఫైల్ను ఒక సిస్టమ్ నుండి మరొక సిస్టమ్కు కాపీ చేయాలనుకున్నప్పుడు ఇది ఒక ఫ్లాపీకి సరిపోలేదు కాబట్టి ఆ బైనరీ ఫైల్ను 4510 వేర్వేరు ఫ్లాపీలుగా విభజించి ఆపై ఒక్కొక్కటి ఒకే ఫ్లాపీగా కాపీ చేసి దానిని ఇతర సిస్టమ్కి తీసుకెళ్ళి తిరిగి కాపీ చేసి ఆపై 10 వేర్వేరు భాగాలను ఒక్కటిగా విలీనం చేయవలసి వచ్చింది ఇది అప్పుడు అవసరమైనది మాకు ఉన్న సెటప్ యొక్క ఇంజనీరింగ్ అవసరం కాబట్టి మేము ఆ పని చేయడంలో చాలా కష్టపడ్డాము అవి మీరు గూగుల్కు వెళ్లి టైప్ చేసి మీ కోసం ఎవరో వ్రాసిన ఉచిత సాఫ్ట్వేర్ను పొందగలిగే రోజులు కాదు కాబట్టి మేము కూర్చుని C లో ఒక ప్రోగ్రామ్ రాశాము అది ఒక బైనరీ ఫైల్ తీసుకొని మీకు కావలసినన్ని భాగాలుగా విభజించి వాటిని వేర్వేరు ఫ్లాపీలలో ఒక్కొక్కటిగా కాపీ చేస్తుంది ఆపై మీరు ఆ ఫ్లాపీలను తీసుకొని విడి విడి భాగాలను కాపీ చేస్తారు మళ్ళీ ఆ ప్రోగ్రామ్ యొక్క మరొక భాగం వాటిని మిళితం చేస్తుంది కాబట్టి ఇది కూడా సాఫ్ట్వేర్ దీనికి ఫంక్షనాలిటీ ఉంది ఇది మాకు సుమారు 3 4 సంవత్సరాలు చాలా సమర్థవంతంగా పనిచేసింది మరియు అందరూ మేమందరం ఒక 4 5 మంది మా గ్రూప్ లో క్రమం తప్పకుండా ఉపయోగించుకునేవారు కాబట్టి ఇది ఒక రకమైన సాఫ్ట్వేర్ ఇది వ్యక్తిగత లేదా పరిమిత సాఫ్ట్వేర్ అని మనము చెబుతాము ఎందుకంటే నేను వివరించినట్లుగా ఈ ప్రోగ్రామ్ యొక్క ఫంక్షనాలిటీ చాలా సులభం ఇది అస్సలు సంక్లిష్టంగా లేదు ఇది మా ఒక చిన్న సమూహం చేత చేయబడింది ఒక రకమైన ఉత్సాహభరితమైన ప్రోగ్రామర్ సమూహం మేము ఖచ్చితంగా ఆర్మేచర్ ప్రోగ్రామర్ కాదు కాని మేము పెద్ద బృందంలో భాగంగా కాదు విడిగా పనిచేస్తున్నప్రొఫెషనల్ డెవలపర్లు మరియు అలాంటి సాఫ్ట్వేర్ స్వల్ప జీవితకాలం కలిగి ఉంటుంది ఖచ్చితంగా ఒకటి లేదా రెండుసార్లు మార్పులు చేయవలసి వచ్చింది అవి చాలా క్లిష్టంగా లేనందున ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేకుండా మేమే చేయగలిగాము ఇక సాఫ్ట్వేర్ కాలం చెల్లినప్పుడు వాటిని తొలగించి మొత్తంగా కొత్త సాఫ్ట్వేర్ను మళ్లీ వ్రాయడం లేదా పెద్ద మార్పులు చేయడం సాధ్యమే ఈ సాఫ్ట్వేర్లో ఇప్పటికే ఉన్న చాలా పెట్టుబడుల గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ రోజు ఆ ఫంక్షనాలిటీ మీకు కావాల్సిన దానితో సరిగ్గా సరిపోక పోయినప్పటికీ ఇంకా దాన్ని ఉపయోగించడం కొనసాగించాలి మరికొన్ని రేపర్లు మరికొన్ని ప్లగ్ ఇన్లు వ్రాయడం ద్వారా ఆ పాత సాఫ్ట్వేర్ను క్షీణిస్తున్న లెగసీ సాఫ్ట్వేర్ను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పని చేయించాలి కాబట్టి అలాంటి సాఫ్ట్వేర్ తరచుగా చాలా శ్రమతో కూడుకున్నది కావచ్చు కాని అవి నిర్మించడం చాలా కష్టం కాదు మరియు నేను ఈ సాఫ్ట్వేర్ను వర్గీకరించడానికి కారణం ఈ కోర్సులో ఇటువంటి సాఫ్ట్వేర్ గురించి మనం పట్టించుకోము దాని అభివృద్ధి గురించి మాట్లాడము ఇది పెద్దగా ఆసక్తికరమైన విషయం కాదు మన ఆసక్తి ఏమిటంటే ఇండస్ట్రియల్ స్ట్రెంత్ సాఫ్ట్వేర్ అని పిలుస్తాము ఇండస్ట్రియల్ స్ట్రెంత్ సాఫ్ట్వేర్ అంటే పరిశ్రమలో ఉపయోగించాల్సిన సాఫ్ట్వేర్ కాదు ఇది మనం ఇండస్ట్రీని దేనికి ఉపయోగిస్తామో అటువంటి శక్తిని కలిగి ఉంటుంది ఈ సాఫ్ట్వేర్ యొక్క కొన్ని లక్షణాలు ఇది చాలా గొప్ప ప్రవర్తనలను ప్రదర్శిస్తుంది ఉదాహరణకు భౌతిక ప్రపంచంలోని సంఘటనల ద్వారా నడపబడు రియాక్టివ్ సిస్టమ్స్ కావచ్చు ఉదాహరణకు ఈ రోజు మీరు చాలా కార్లలో బ్రేక్ నొక్కినపుడు వాస్తవానికి బ్రేక్ సాఫ్ట్వేర్ ద్వారా జరుగుతుందని మీకు తెలిసి ఉండవచ్చు మీరు బ్రేక్ వద్ద నెట్టివేస్తున్న పెడల్ మరియు దానికి వ్యతిరేకంగా నొక్కే బూట్లు టైర్లు టైర్ యొక్క అంచు కనెక్ట్ చేసే ప్రత్యక్ష షాఫ్ట్ లేదు కాబట్టి ఇవి ఇవి భౌతిక ప్రపంచంలోని సంఘటనల ద్వారా నడిచే విభిన్న రియాక్టివ్ వ్యవస్థలు రెండవ విలక్షణమైన లక్షణం ఈ సాఫ్ట్వేర్ అరుదైన వనరులతో పనిచేస్తుంది అరుదైన వనరులు అంటే చాలా విషయాలు అయి ఉండవచ్చు ఖచ్చితంగా ఇది సమయం మరియు స్పేస్ అని అర్ధం అంటే ఇది పరిమిత సమయంలో పనిచేయాలి వీటిలో చాలా మటుకు రియల్ టైం స్వభావం కలిగి ఉంటాయి అవి చాలా తక్కువ మెమరీ ని కలిగి ఉంటాయి మరియు పవర్ అనే వనరు చాలా తక్కువగా వాడాలి మీరందరూ మొబైల్ ఫోన్లు హ్యాండ్సెట్లు టాబ్లెట్లు మొదలైనవాటిని ఉపయోగిస్తున్నారు మరియు ఖచ్చితంగా మనలో చాలా మందికి మనము ఉపయోగించే చాలా గాడ్జెట్లలో నా బ్యాటరీ చాలా వేగంగా అయిపోతుంది అని ఒక సాధారణ ఫిర్యాదు ఉంది మన వద్ద ఉన్న వినియోగ విధానంతో సంబంధం లేకుండా మనము ఏ వ్యవస్థను ఉపయోగిస్తున్నా పవర్ ఎల్లప్పుడూ చాలా పరిమితంగా ఉంటుంది కాబట్టి అలాంటి సాఫ్ట్వేర్లలో ఉండే కొరత గురించి మీరు తెలుసుకోవాలి మూడవది అటువంటి సాఫ్ట్వేర్ మిలియన్ల రికార్డుల సమగ్రతను కాపాడుకోవాలి అంటే మీ వద్ద 100 మంది విద్యార్థుల రికార్డ్ లేదా 200 బుకింగ్లను నిర్వహించే సాఫ్ట్వేర్ ఉంటే అది ఇండస్ట్రియల్ స్ట్రెంత్ సాఫ్ట్వేర్ కాదు అయితే ఇది వందల వేలఎయిర్ లైన్ బుకింగ్స్ రైల్వే రిజర్వేషన్లు వంటిది ఇది వాయుమార్గాల రౌటింగ్ రైల్వే ట్రాఫిక్ మొదలైన సాఫ్ట్వేర్ వాస్తవ ప్రపంచ ఎంటిటీలను ఆదేశించగలదు మరియు నియంత్రించగలదు సాధారణంగా అవి ఎక్కువ జీవిత కాలం ఉండాలి చాలా మంది వినియోగదారులు వాటిపై ఆధారపడి ఉంటారు చాలా మంది వినియోగదారులకు ఈవ్యవస్థలు సరిగ్గా పని చేయడం చాలా కీలకం మరియు చాలా తరచుగా ఇవి డొమైన్ స్పెసిఫిక్ అప్లికేషన్ యొక్క సృష్టిని సులభతరం చేసే ఫ్రేమ్వర్క్లపై ఆధారపడి ఉంటాయి ఈ చివరి పాయింట్ ఒకవేళ మీకు ఫ్రేమ్వర్క్ల గురించి తెలియకపోతే మనము కోర్సులో ముందుకు వెళుతున్న కొలది ఇది మరింత స్పష్టమవుతుంది కానీ ఈ కారకాలు వీటిలో కొన్ని లేదా ఈ మొత్తం కారకాలు ఇచ్చిన సాఫ్ట్వేర్ ఇండస్ట్రియల్ స్ట్రెంత్ సాఫ్ట్వేర్ అని నిర్ణయిస్తాయి కాబట్టి మనమందరం ఉపయోగించిన భారతీయ రైల్వే రిజర్వేషన్ వంటి సాధారణ ఉదాహరణలు ఉండవచ్చు ఇక్కడ ఆటోకాడ్ ఒక ఉదాహరణగా ఉంటుంది ఇక్కడ వర్డ్ ఒక ఉదాహరణగా ఉంటుంది మరియు మీరు ఇక్కడ ఉంచే అవసరాలు లేదా లక్షణాలతో అవన్నీ సరిపోతాయని మీరు చూస్తారు కాని పెద్ద బైనరీ ఫైళ్ళను ఒక పిసి నుండి మరొక పిసి బదిలీ చేయడానికి ఉపయోగించిన నా స్ప్లిట్ అండ్ మ్యాచ్ ప్రోగ్రామ్ సరి అయిన ఉదాహరణ కాదు కాబట్టి ఇండస్ట్రియల్ స్ట్రెంత్ సాఫ్ట్వేర్ వ్యవస్థల సంక్లిష్టత అధ్యయనం చేయడం ముఖ్యం ప్రధానంగా ఎందుకంటే మీరు ఒకసారి ఈ నిబంధనలన్నీ పెడితే సంక్లిష్టత మానవ మేధో సామర్థ్యాన్ని మించిపోతుంది ఏ ఒక్క వ్యక్తికి లేదా ఒక చిన్న వ్యక్తుల సమూహానికి కూడా వ్యవస్థను పూర్తిగా అర్థం చేసుకోవడం అసాధ్యం కాబట్టి ఇది చాలా ఆసక్తికరమైన దృశ్యం మనము వ్యవస్థను నిర్మించడం గురించి మాట్లాడుతున్నాము ఎవ్వరూ పూర్తిగా అర్థం చేసుకోని సాఫ్ట్వేర్ను నిర్మించడం గురించి మాట్లాడుతున్నాము కానీ సాఫ్ట్వేర్ సంయుక్తంగా పనిచేస్తుంది ఇది ఒక సవాలుగా ఉంది మరియు మనము ఆసక్తి చూపేది ఈ రకమైన సాఫ్ట్వేర్ పైనే ఆ సాఫ్ట్వేర్ల అభివృద్ధి విశ్లేషణ రూపకల్పన అమలు పద్ధతులు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ అండ్ డిజైన్ ద్వారా సులభతరం చేయబడతాయి మరియు ఆ అంశాలతో మనము ఈ కోర్సు అధ్యయనం చేస్తాము కాబట్టి మనం ఇకపై సాఫ్ట్వేర్ గురించి మాట్లాడేటప్పుడు ఇది ఎల్లప్పుడూ ఈ రకమైన సాఫ్ట్వేర్నే సూచిస్తుంది కాబట్టి ప్రాథమిక అంశం సాఫ్ట్వేర్ అంతర్గతంగా సంక్లిష్టమైనది కాని సాఫ్ట్వేర్ సంక్లిష్టత యొక్క మూలకాలుగా పిలువబడే 4 విభిన్న కోణాలలో ఈ సంక్లిష్టతను మనం చూడవచ్చు ప్రాబ్లం డొమైన్ యొక్క సంక్లిష్టత ప్రాబ్లం డొమైన్ నుండి ఉత్పన్నమయ్యే సంక్లిష్టత అభివృద్ధి ప్రక్రియలను నిర్వహించడంలో ఇబ్బంది సాఫ్ట్వేర్ అందించే వశ్యత సాఫ్ట్వేర్ మృదువైనది అనేది సాఫ్ట్వేర్ యొక్క బలం మరియు అదే ఒక ప్రాథమిక సంక్లిష్టత మరియు సాఫ్ట్వేర్ యొక్క బలహీనత మరియు చివరగా డిస్క్రీట్ వ్యవస్థల లేదా డిస్క్రీట్ ఈవెంట్ వ్యవస్థల ప్రవర్తన కాబట్టి మనం ఏమి చేస్తాం అంటే ఈ మూలకాలలో ప్రతిదాన్ని తీసుకొని ఈ వ్యవస్థకు సంబంధించి ఈ మూలకాలకు సంక్లిష్టత అంటే ఏమిటో చూడటానికి ప్రయత్నిస్తాము కాబట్టి మొదట ప్రాబ్లం డొమైన్ యొక్క సంక్లిష్టత కాబట్టి ప్రాథమికంగా మీరు దృష్టాంతాన్ని పరిశీలిస్తే అది ఎల్లప్పుడూ 2 పార్టీల దృశ్యం ఒక వైపు సాఫ్ట్వేర్ యొక్క వినియోగదారు లేదా పరిశ్రమలో ఉన్న మనము మము వారిని సాధారణంగా కస్టమర్లు లేదా క్లయింట్లుగా పిలుస్తాము మరియు మరొక వైపు వ్యవస్థను అభివృద్ధి చేసే డెవలపర్ లేదా విక్రేత ఖచ్చితంగా డెవలపర్కు నైపుణ్యాలు సాఫ్ట్వేర్లో డొమైన్ పరిజ్ఞానం ఉంటుంది కాని వినియోగదారు తన స్వంత నైపుణ్యాల ఆవశ్యకతల డొమైన్ నుండి వస్తారు మరియు సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయాలంటే వినియోగదారుయూజర్ user యొక్క డొమైన్ను అర్థం చేసుకోవడం డెవలపర్ యొక్క అవసరం మనము కొన్ని యాదృచ్ఛిక ఉదాహరణలను తీసుకుందాము మల్టీ ఇంజనీర్ యొక్క ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్ను అర్థం చేసుకుంటారని మీరు ఆశించరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక విమానం యొక్క ఇంజిన్ను లేదా ఇంజిన్కు అవసరమైన నియంత్రణను లేదా విమానంలో బహుళ ఇంజన్లు ఉన్నప్పుడు తలెత్తే సమస్యలను అర్థం చేసుకుంటారని మీరు ఆశించరు మరియు ఇంజన్లు ఆన్ నుండి ఆఫ్ మరియు స్పీడ్ కంట్రోల్స్ మరియు అన్నింటికీ మారాలి కాబట్టి సాఫ్ట్వేర్ డెవలపర్కు ఈ డొమైన్ను అర్థం చేసుకోవడం పెద్ద సవాలు మరొక ఉదాహరణ చాలా భిన్నమైన విషయం మర్చంట్ షిప్పింగ్ ఎందుకంటే వేల వేల టన్నుల సరుకు క్రమం తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా సముద్రాల మీదుగా రవాణా చేయబడుతుందని మీకు తెలుసు మరియు పెద్ద కంపెనీలు కార్పొరేషన్లు దానిని నిర్వహిస్తాయి పెద్ద నౌకలు దానిని నిర్వహిస్తాయి మరియు అది మర్చంట్ షిప్పింగ్ యొక్క కార్యాచరణ మర్చంట్ షిప్పింగ్ లేదా మర్చంట్ షిప్పింగ్ యొక్క కొన్ని అంశాలను నిర్వహించడానికి ఒక సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయమని మిమ్మల్ని అడిగితే మర్చంట్ షిప్పింగ్లోని ప్రతి దాని గురించి కూడా నేను మాట్లాడటం లేదు ఖచ్చితంగా మీరు చాలా కష్టం కనుగొంటారు ఎందుకంటే మీకు ఆ డొమైన్ అర్థం కాలేదు ఇక మరొక ఉదాహరణ ఆన్లైన్ ట్రేడింగ్ మరియు రీకన్సొల్యూషన్ మనము నెట్ బ్యాంకింగ్ను ఉపయోగిస్తాము మనలో చాలామంది ఆన్లైన్ ట్రేడింగ్ను స్టాక్ మార్కెట్లలో వర్తకం చేయడానికి ఉపయోగిస్తున్నారు కానీ మీరు నిజంగా సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయాలనుకుంటేమీరు లావాదేవీ చేసినప్పుడు ఏమి జరుగుతుందో అన్ని స్వల్పభేదాన్ని మీరు అర్థం చేసుకోవాలి మీరు కొనుగోలు లేదా అమ్మకం ఆర్డర్ను ఉంచినప్పుడు మరియు అది ఎలా సాగుతుంది ఏ రకమైన సమకాలీకరణ అవసరం కొనుగోలు మరియు అమ్మకం ఆర్డర్ల మధ్య ఆర్డర్ యొక్క సరిపోలిక అని చెప్పబడింది ఇవి ఎలా సయోధ్య కలిగివుంటాయి డబ్బు నిజంగా ఎలా బ్యాంక్ ఖాతా నుండి తీసివేయబడుతుంది లేదా బ్యాంక్ ఖాతాకు జమ చేయబడుతుంది డీమాట్లు ఎలా నిర్వహించబడతాయి మొదలగునవి కాబట్టి డొమైన్ను అర్థం చేసుకోవడం నిజంగా కష్టమని మీకు అర్థమయ్యేలా వివిధ డొమైన్లలో యాదృచ్చికంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాను ప్రాబ్లం డొమైన్ నుండి వచ్చే సంక్లిష్టతతో రెండవ సమస్య క్రియాత్మక అవసరాలుని నైపుణ్యం సంక్లిష్టంగా ఉంటాయి మీరు డొమైన్ను అర్థం చేసుకోలేదనే వాస్తవం నేపథ్యంలో మీరు చేసినదంతా ఏమిటంటే కస్టమర్ ఇచ్చిన డాక్యుమెంట్లో కొన్ని పేజీలను దాటవేయవచ్చు ఆపై మిమ్మల్ని మీరు త్వరగా విద్యావంతులుగా చేయడానికి లేదా ఆ డొమైన్ యొక్క కొన్ని పరిభాషలతో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడానికి గూగుల్ నుండి కొంత శోధన చేసారు కాని అదే క్రియాత్మక అవసరాల విషయానికి వస్తే చనిపోయిన ఫ్రెడ్ను EOD లో రీకన్సొలీయేట్ చేయవలసి ఉంటుందని మీరు చెప్పినప్పుడు ఈ మొత్తం కార్యాచరణ అంటే ఏమిటో నిజంగా సులభంగా అర్థం చేసుకోలేరు ఈ కాబట్టి అవి నైపుణ్యం పొందటానికి సంక్లిష్టంగా ఉంటాయి మరియు తరచుగా ఆవశ్యకత లు విరుద్ధమైనవి మరియు పోటీ పడుతూ ఉంటాయి అవసరాలు విరుద్ధమైనవి కొన్ని రోజుల క్రితం డిజిటల్ లైబ్రరీని అభివృద్ధి చేయడానికి నేను అభివృద్ధి చేస్తున్న ఒక బృందంతో కూర్చున్నాను ఈ డిజిటల్ లైబ్రరీ జాతీయ స్థాయిలో అందుబాటులో ఉండాలి అనేక వందల వేల మంది ప్రజలు దీనిని ఉపయోగిస్తారు కాబట్టి ఒక వైపు భద్రతా బృందం యొక్క అవసరాలు ఏమిటంటే ప్రతి వ్యక్తి వ్యవస్థకు తెలిసి ఉండాలి ప్రతి వ్యక్తి బయోమెట్రిక్స్ ద్వారా ప్రామాణీకరించబడి ఉండాలి మరియు లైబ్రరీని ఎవరూ దుర్వినియోగం చేయకుండా చూసుకోవాలి అవసరం యొక్క మరొక వైపు అవసరం యొక్క విభిన్న పేజీ ఇది జాతీయ వనరు జాతీయ ఆస్తి అని చెబుతుంది కాబట్టి ఈ డిజిటల్ లైబ్రరీ దేశంలోని అందరికీ అందుబాటులో ఉండాలి కాబట్టి ఈ రెండూ యూజర్ లేదా క్లయింట్ యొక్క నిజమైన అవసరాలు అని మీరు సులభంగా తెలుసుకోవచ్చు క్లయింట్ నిజాయితీగా ఉన్నాడు కాని ఈ అవసరాలు విరుద్ధమైనవి అవి పోటీ అవసరాలు మరియు ఇది ఒక సాధారణ ఉదాహరణ మీరు మరింత క్లిష్టమైన డొమైన్లకు వెళ్ళినప్పుడు మీరు వ్యవహరించడానికి మరింత క్లిష్టమైన పరిస్థితులను కలిగి ఉంటారు మూడవది మనకు సాఫ్ట్వేర్లో చాలా నాన్ ఫంక్షనల్ అవసరాలు ఉన్నాయి నాన్ ఫంక్షనల్ అర్థం ఏమిటంటే స్పష్టంగా చెప్పలేని అవసరాలు అనగా సాఫ్ట్వేర్ యూజర్ ఫ్రెండ్లీ ఇది క్రియాత్మకంగా మంచిది కావచ్చు కాని ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉందా ఇది మంచి పనితీరును కలిగి ఉందా అంటే అది ఊహించిన సమయం లోపల పనులను చేస్తుందా సాఫ్ట్వేర్ ఖర్చు ఎంత మొదలైనది సాఫ్ట్వేర్ ఎంతకాలం మనుగడ సాగిస్తుంది ఇది నమ్మదగినది ఇది ఎంత తరచుగా క్రాష్ అవుతుంది మొదలగునవి నాన్ ఫంక్షనల్ అవసరాల వ్యవహరించడం చాలా కష్టం ఎందుకంటే యూజర్లు నాన్ ఫంక్షనల్ అవసరాలు అర్థం చేసుకోలేరు కాబట్టి వినియోగదారులు మనకు అంటే డెవలపర్లకుఇది నాకు అవసరం అని చెప్పేటప్పుడు వినియోగదారుడు ఫంక్షనల్ అవసరం గురించి తప్పుడు పదాలతో అస్పష్టమైన ఆలోచనను ఇస్తాడు కాని నాన్ ఫంక్షనల్ అవసరాల గురించి చాలా సార్లు యూజర్ మౌనంగా ఉంటాడు లేదా చాలా అర్ధవంతం కాని విషయం మీకు చెప్తాడు కాబట్టి నాన్ ఫంక్షనల్ అవసరాలు తరచూ అవ్యక్తంగా ఉంటాయి మరియు అవి అవ్యక్తంగా ఉన్నందున మీరు వాటిని మీ డిజైన్లో పరిగణించి ఇది మీరు ఇవ్వాల్సిన బడ్జెట్ అని చెప్పినప్పుడు కస్టమర్ ఇది సమర్థించదగినది కాదు ఇందులో ఎటువంటి ఫంక్షనాలిటీని పొందడం లేదు అని గట్టిగా తిరగడతాడు సాఫ్ట్వేర్ 10 సంవత్సరాలు మనుగడ సాగించాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారో మరియు సాఫ్ట్వేర్ 10 సంవత్సరాలు మనుగడ సాగించడానికి ప్రత్యేక కోర్సు ఎందుకు ఉందో కస్టమర్ ఎప్పటికీ అర్థం చేసుకోలేరు కస్టమర్ అవును నాకు సాఫ్ట్వేర్ వచ్చింది నేను 10 సంవత్సరాలు ఉపయోగిస్తాను అని అంటాడు కాబట్టి ఇవి ప్రాబ్లం డొమైన్ యొక్క సంక్లిష్టత కారణంగా సంభవించే కొన్ని ప్రధాన ఇబ్బందులు ఇప్పుడు మనం మరింత కొనసాగిద్దాం ఒక ప్రధాన భావన ఉంది మరియు చాలా మంది దీనిని బాహ్య సంక్లిష్టతగా సూచిస్తారు ఇది ప్రాథమికంగా ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ యొక్క ప్రారంభ స్థానం కాబట్టి దృష్టాంతం గురించి ఆలోచించండి ఒక వైపు వినియోగదారుడు కస్టమర్ కొన్ని అవసరాలు ఉన్నవారు కాబట్టి విక్రేత అని పిలుస్తారు డెవలపర్ మరొకవైపున ఉన్నారు కాబట్టి మొదట ఏమి జరగాలంటే కస్టమర్ ఆవశ్యకతలు అవసరాలను డెవలపర్కు వివరించాలి ఇప్పుడు ఇందులో కాబట్టి ఇది మీరు ఏ విధంగా చేసినా ఇది మానవ మానవ సమాచార మార్పిడి ప్రక్రియ మీరు ఎక్కడ కమ్యూనికేషన్ చేసినా మొదట జరిగేది కమ్యూనికేషన్లో అంతరం అని మనకు తెలుసు వినియోగదారులు మరియు డెవలపర్ల మధ్య కమ్యూనికేషన్ యొక్క తీవ్రమైన అంతరం సాఫ్ట్వేర్ యొక్క సున్నితమైన అభివృద్ధికి గొప్ప అడ్డంకిలలో ఒకటి మొదటి విషయం ఏమిటంటే వినియోగదారులు వ్యక్తపరచలేరు మరొక వైపు డెవలపర్లు అర్థం చేసుకోలేరు వినియోగదారులు వారి భాషలో వారి డొమైన్ భాషలో మాట్లాడటం వలన వినియోగదారులు వ్యక్తపరచలేరు డెవలపర్లు అర్థం చేసుకోలేరు ఎందుకంటే డెవలపర్లు సాఫ్ట్వేర్ డెవలపర్లు వారికి డొమైన్ భాష అర్థం కాదు వారు తమ సాఫ్ట్వేర్ భాషలో మాట్లాడుతారు కాబట్టి డీమాట్ల కోసం నాకు బ్యాక్ ఆఫీస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అవసరమని ఒక బ్రోకర్ ఒక సంస్థతో మాట్లాడినప్పుడు బ్రోకర్ చాలా సరళంగా చెప్తాడు ఇవి వివిధ రకాలైన డీమాట్లు మరియు మీరు డిమాట్లను ఉంచడానికి మద్దతు ఇవ్వవలసిన అవకాశం ఉండాలి పేలవమైన సాఫ్ట్వేర్ డెవలపర్కు గీక్ సాఫ్ట్వేర్ డెవలపర్లందరికీ డీమాట్ ఉంచడం అంటే ఏమిటో అర్థం కాలేదు మరోవైపు సాఫ్ట్వేర్ డెవలపర్ ఇది రియల్ టైం అయి ఉండాలి మరియు నాకు ఈ రకమైన సర్వర్ అవసరం అలాంటి నెట్వర్క్ రౌటర్ బాక్స్లు ఉండాలి అని చెప్పడం వల్ల కస్టమర్ పూర్తిగా ఏమి జరుగుతుందో నా షేర్లు ఎక్కడ ఉన్నాయి నా డీమాట్లు ఎక్కడ ఉన్నాయి నా బ్యాక్ ఆఫీస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎక్కడ ఉంది అనే అయోమయంలో ఉంటాడు కాబట్టి డొమైన్లలో నైపుణ్యం లేకపోవడం కమ్యూనికేషన్ గ్యాప్ యొక్క ప్రధాన సమస్య మరియు ఇది సమస్య యొక్క స్వభావంపై విభిన్న దృక్పథానికి దారితీస్తుంది కాబట్టి సాధించవలసిన సమస్య విషయంలో డెవలపర్ మరియు కస్టమర్ యొక్క దృక్పథాలు యూజర్ యొక్క దృక్పథం చాలా భిన్నంగా ఉంటుంది వినియోగదారు ఒక రకమైన సమస్యను చూస్తారు డెవలపర్ వేరే రకమైన సమస్యను చూస్తాడు డెవలపర్ చూసే సమస్యకు డెవలపర్ ఒక పరిష్కారాన్ని అందిస్తాడు మరియు అది వినియోగదారు చూసే సమస్యకు పరిష్కారం కాదు కనుక నా ఉద్దేశ్యంలో ఇది విపత్తుకు పూర్తి సరైన కారణం ఇప్పుడు ఈ ప్రక్రియలో కమ్యూనికేషన్ అంతరాన్ని తగ్గించడానికి దురదృష్టవశాత్తు మనకు చాలా తక్కువ సాధనాలు ఉన్నాయి మరియు ఇప్పటికీ చాలా ప్రాజెక్టులు మనకున్న ఉత్తమ సాధనమైన పెద్ద పరిమాణంలో సహజ భాషలో వ్రాయబడిన వచనంతో కొన్ని డ్రాయింగ్లతో పనిచేస్తాయి రేపు నేను మీ ఇంటికి వెళ్తాను వంటి సాధారణ వాక్యం కూడా అనేక విధాలుగా అర్థం చేసుకోవచ్చని మాకు తెలుసు నేను రేపు మీ ఇంటికి వెళ్తాను నేను రేపు మీ ఇంటికి వెళ్తాను నేను రేపు మీ ఇంటికి వెళ్తాను అదే వాక్యం కానీ మీరందరూ అర్థం చేసుకోవడం భిన్నమైన విషయాలను సూచిస్తుంది కాబట్టి సంక్లిష్ట అవసరం సహజ భాష పరంగా వ్రాయబడినప్పుడు ఖచ్చితంగా ఇది అనేక వ్యాఖ్యానాలకు తెర తీస్తోంది మరియు డెవలపర్లు వినియోగదారుడు ఎప్పుడూ అర్థం చేసుకోని వ్యాఖ్యానాన్ని ఎక్కువగా చేస్తారు మరియు ఇది ఈ కోర్సులో మనము గణనీయంగా విస్తరించే ఒక నిర్దిష్ట అంశం మరియు పరికరం లేకపోవడం అనేది ఏ సహజమైన భాషకు దూరంగా ఉన్న డయాగ్రమ్స్ కి ఐకాన్స్ కి చాలా దగ్గరగా ఉన్న లేదా సంస్కృతి వయస్సు విద్య మరియు మాతృభాషతో సంబంధం లేకుండా విశ్వవ్యాప్తంగా మనం అర్థం చేసుకున్న యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్ ను ఉపయోగించడం మరియు ప్రోత్సహించడం కోసం ఆధారం అవుతుంది కాబట్టి ఇది ప్రాబ్లండొమైన్ యొక్క పెద్ద సంక్లిష్టతగా మిగిలిపోయింది మరియు ఇవన్నీ నేను చెప్పడం ప్రారంభించినట్లు బాహ్య సంక్లిష్టతకు దారితీస్తాయి తరువాతి సమస్య ఏమిటంటే మాడ్యూల్ 1 లో నేను కొంచెం చర్చించిన సాఫ్ట్వేర్ అభివృద్ధి యొక్క వాస్తవికతలో మారుతున్న మరియు అభివృద్ధి చెందుతున్న ఆవశ్యకతలు మరియు ఆవశ్యకతలు 2 కారణాల వల్ల మారుతాయి వినియోగదారు వైపులా అవసరాలు మారుతూ ఉంటాయి ఎందుకంటే సాఫ్ట్వేర్ అభివృద్ధిని చూస్తున్న కొలది వాస్తవానికి నాకు అవసరమైనది నేను అర్థం చేసుకున్నాను నేను చూసేది నాకు అవసరమైనది కాదని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నేను అవసరాన్ని మార్చుకుంటాను మరొక వైపు డెవలపర్ వైపు డెవలపర్ అంతకంతకూ అభివృద్ధి చేస్తున్న కొలది చెందుతుంది ఆమె సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయబడుతున్న డొమైన్ యొక్క మంచి నిపుణురాలిగా మారడం ప్రారంభిస్తుంది కాబట్టి 5 నెలలు లేదా 6 నెలల అభివృద్ధి తరువాత డెవలపర్ ఒకే రకమైన డీమాట్ మాత్రమే ఉందని గ్రహించి చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటాడు మిగతావన్నీ స్పెషలైజేషన్ సోపానక్రమం ఇక్కడ అలాంటివి మరియు అలాంటివి చేయవచ్చు అవసరాన్ని ఇచ్చే సమయంలో ఆమెకు ఇది పరిచయం చేయబడినప్పుడు చూడలేదు కాబట్టి అవసరాలను మార్చడం లేదా అభివృద్ధి చేయడం అనేది రియాలిటీ ఇది సమస్య డొమైన్కు చాలా సంక్లిష్టతను జోడిస్తుంది చివరివి కానీ అప్రధానమైనవి కానివి సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు పెద్ద సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు భారీ మూలధన పెట్టుబడిని కలిగి ఉంటాయి కాబట్టి అవసరాలు నిజంగా మారినప్పుడు వ్యాపార పరిస్థితులు మారినందున దృశ్యాలు నిజంగా మారినప్పుడు వ్యాపార ప్రక్రియ మార్చబడి ఉండవచ్చు సాంకేతికత మారి ఉండవచ్చు ఈ మారుతున్న అవసరాలతో చేయవీలు కాని ప్రాజెక్ట్ ను వెంటనే స్క్రాప్ చేయడం ఆచరణాత్మకంగా సాధ్యం కాదు కాబట్టి మనం ఏమి చేయాలి మనం ఏదో ఒకవిధంగా సర్దుబాటు చేసి పాత సాఫ్ట్వేర్ను కొత్త మార్గంలో పని చేయించవలసి ఉంటుంది చాలా తరచుగా ఈ మార్పులను మెయింటెనెన్స్ గాmaintenance నిర్వహణ సూచిస్తారు మరియు పుస్తక రచయిత బూచ్తో నేను అంగీకరిస్తున్నాను కాదు ఇది మెయింటెనెన్స్ కాదు నిజమే ఇది కాదు సాఫ్ట్వేర్లో ఉన్న లోపాలు సరిచేయడాన్ని మెయింటెనెన్స్ అంటాము ఇది మెయింటెనెన్స్ అయితే మారుతున్న అవసరాలకు మీరు నిజాయితీగా స్పందించినప్పుడు అది ఇవల్యూషన్ evolution పరిణామం మరియు చివరకు మీరు లెగసీ సాఫ్ట్వేర్ క్షీణిస్తున్న సాఫ్ట్వేర్ పురాతన సాఫ్ట్వేర్ ను నేటి అవసరాలకు తగినట్లుగా ఏదో ఒకవిధంగా మారుస్తున్న ట్లయితే మీరు ప్రాథమికంగా సాఫ్ట్వేర్ ప్రిజర్వేషన్ preservation సంరక్షణ చేస్తున్నారు సహజంగానే సాఫ్ట్వేర్ ప్రిజర్వేషన్ కు డెవలపర్ల యొక్క అధిక శాతం ప్రయత్నం అవసరం మరియు మనము సాఫ్ట్వేర్ విశ్లేషించడం మరియు రూపకల్పన చేయడం మరియు అమలు చేయడమే కాదు మేము మెయింటెనెన్స్ ఇవల్యూషన్ మరియు ప్రిజర్వేషన్ చేయగలిగే టెక్నిక్స్technique సాంకేతికతను కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది మీరు మన ప్రక్రియలను కూడా తయారు చేసుకోవాలి కాబట్టి మీరు వీటిపై దృష్టి పెట్టినప్పుడు ఇవన్నీ సమానంగా నొక్కి చెప్పాలి అభివృద్ధి ప్రక్రియను నిర్వహించడంలో ఇబ్బంది ఉన్న సాఫ్ట్వేర్ సంక్లిష్టత యొక్క తదుపరి మూలకానికి వెళ్దాం మనము సాఫ్ట్వేర్ను ఎందుకు తయారుచేస్తాము సమస్యలను పరిష్కరించడానికి మనము సాఫ్ట్వేర్ను ఎందుకు తయారుచేస్తాము సంక్లిష్ట సమస్యలను సింపుల్ గా పరిష్కరించ గలగడానికి కాబట్టి నేను ఒక వంతెనను నిర్మించడానికి ట్రస్ యొక్క విశ్లేషణ చేయాలి నేను చాలా క్లిష్టమైన ప్రక్రియ అయిన పరిమిత మూలకం విశ్లేషణ చేయాలనుకుంటున్నాను కాని నేను ఒక బటన్ నొక్కితే అలా చేయగలను కాబట్టి మనం చేసే వాస్తవికత మరియు సాఫ్ట్వేర్ ఉత్పత్తి చేయాల్సిన భ్రమ చాలా భిన్నంగా ఉంటాయి సాఫ్ట్వేర్ చాలా తేలికైన భ్రమతో ఉండాలి మ్యాట్ ల్యాబ్ పై ఒక్క ఇన్స్ట్రక్షన్ తో మీరు ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ను పూర్తి చేస్తారు కాని ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా క్లిష్టమైన గణితం కాబట్టి బాహ్య సంక్లిష్టతను డొమైన్ మరియు సాఫ్ట్వేర్లో డెలివరీ చేసే పరికరం మధ్య అంతరాన్ని దేని ఫలితంగానయితే సాఫ్ట్వేర్ పరిమాణం భారీ కోడ్ ప్రాతిపదికన పెరుగుతుందో వాటినిసాఫ్ట్వేర్ దాచవలసి ఉంటుంది కాంప్లెక్స్ సాఫ్ట్వేర్లో సాధారణంగా ఎల్ ఓ సి Loc అంటే లైన్స్ ఆఫ్ కోడ్ Loc 100 లేదా వేల నుండి మిలియన్ లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది మరియు ఈ రోజు మనం అసెంబ్లీ లాంగ్వేజ్ లో లేదా లో లెవెల్ లాంగ్వేజ్ లో కోడింగ్ చేయడం లేదు మనము స్మార్ట్ హై లెవల్ భాషల్లో కోడింగ్ చేస్తున్నాము వాస్తవానికి డిజైన్లను పునర్వినియోగం చేయడానికి కోడ్లను పునర్వినియోగం చేయడానికి మనము అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాస్తవంలో కోడ్ బేస్ చివరకు ఒక వ్యక్తి యొక్క లేదా సమూహాల గ్రహణశక్తికి అందనంత భారీగా మారుతుంది మనము చాలా అర్థవంతంగా డికాంపొజిషన్ చేసినప్పటికీ దాని పర్యవసానం ఏమిటి టీం యొక్క అవసరం ఉంది టీం యొక్క అవసరం ఉంది సాఫ్ట్వేర్ను ఒక్క వ్యక్తి లేదా చాలా తక్కువ మంది వ్యక్తుల సమూహం అభివృద్ధి చేయలేరు టీం ప్రాధాన్యంగా చిన్నవిగా సృష్టించాలి కాని టీం యొక్క అవసరం ఉంది మరియు మీకు టీం అవసరమయ్యిందంటే ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ అభివృద్ధికి కొత్త కోణం వస్తుంది ఇది టీం డెవలప్మెంట్ టీం పని చేయకపోతే సాఫ్ట్వేర్ పనిచేయదు కాబట్టి పెద్ద కోడ్ బేస్ అంటే ఎక్కువ టీమ్స్ ఎక్కువ డెవలపర్లు అని అర్ధం మీరు ఆర్థిక కారణాల వలన ఒకే చోట ఎక్కువ మంది డెవలపర్లను పొందలేరు మీకు ఎక్కువ మంది డెవలపర్లు భౌగోళికంగా ఎక్కువ విస్తరించి ఉంటారు భారతదేశంలో కొందరు బ్రెజిల్లో కొందరు పోలాండ్లో కొందరు యుఎస్లో కొందరు డెవలపర్లు పెరుగుతున్న కొలది మరింత సంక్లిష్టమైన ఇంటరాక్షన్ interaction పరస్పర చర్య మరింత అపార్థం మరింత కష్టతరమైన సమన్వయం ఉంటుంది మరియు కీ మేనేజ్మెంట్ సవాలు ఏమిటంటే ఈ సవాళ్లన్నీ ఉన్నప్పటికీ మీరు ఐక్యతను ఎలా కొనసాగిస్తారు మీరు సాఫ్ట్వేర్ రూపకల్పన యొక్క సమగ్రతను ఎలా కొనసాగిస్తారు కాబట్టి సంక్లిష్టత యొక్క పెద్ద మొత్తం సాంకేతిక పరిజ్ఞానం నుండి లేదా ప్రాబ్లం డొమైన్ నుండి కాదు ఇది అభివృద్ధి ప్రక్రియ నుండి వచ్చింది ఎందుకంటే ఇది మానవ ఇంటెన్సివ్ ఎందుకంటే ఇది మేధో సామర్ధ్యం చాలా బలంగా వెళ్ళవలసిన ప్రక్రియ నేను ఇక్కడ తో ఆపివేస్తాను మిగతా అంశాలను తరవాత చర్చిస్తాను